సరే మనం ఏదైతే చూసామొ ఈ సమస్యకు మనం వివిధ స్థాయిలు నేర్చుకున్నాం అయితే λ అనేది సమానం ఈ రేఖ A నుంచి B కి ఏం చూపిస్తుంది అంటే 39 76 మరియు లోడ్ వచ్చి 5473 మధ్యలో అందువలన ఈ భాగం AB అందువలన ఈ సమీకరణం లీనియర్ సమీకరణం అందువలన ఈ భాగం గిసామ్ తరువాత BC వచ్చి λ 0 2 PL 38 మనకి ఇది కూడా వస్తుంది తర్వాత ఇక్కడి నుంచి మొదలుపెట్టి 73 MW నుంచి 295 MW సాగుతుంది అందువలన మనకు ఈ సరళ రేఖ వస్తుంది మరియు చివరగా λ 0 8 ఇది వచ్చి C నుంచి D వరకు వచ్చే రేఖ అది λ 73 4 నుంచి 78 8 వరకు ఇది వచ్చి PL vs λ రేఖా చిత్రం ఇది కేవలం మూడు విభిన్నమైన వాలు ల తో మూడు సరళరేఖలు గీయడం జరిగింది ఇది మీరు సులభంగా గీయవచ్చు ఈ వైపు టోటల్ లోడ్ మరియు ఈ వైపు λ తరువాత ఈ ఉదాహరణ మీద ఆధారపడి మనం భిన్నమైన సమాచారం తీసుకుందాం మరియు దీనిని సాధిద్దాం ఉదాహరణకు ఉదాహరణ సమస్య 2 కు కు 266 66 MW లోడ్ ఆప్టిమమ్ షెడ్యూలింగ్ కు సేవింగ్ కనుక్కున్నారు దానిని రెండు జనరేటింగ్ యూనిట్ల మధ్య సమానంగా పంచుకునే సమానమైన లోడుతో పోల్చారు అలా దానిమీద ఆగండి మీరు ఎప్పుడైతే లోడ్ ని కూడా తారు ఉద్దేశం ప్రకారం సమానమైన భాగం ఎంత అంటే 133 33 MW దీనిని మీరు ఆప్టిమమ్ అని పిలుస్తారు మీరు ఆప్టిమమ్ నీ ఒకటి గా తీసుకున్నారు అనుకుందాం266 66 ఇచ్చారు అనుకుందాం ఇప్పుడు మీరు ఇది ఆప్టిమల్ గా తీసుకుంటే ఆ కేసులో లో Pg1 161 11 MW మరియు టేబుల్ నుంచి 266 66 MW దాని అర్థం టేబుల్ నుంచి Pg1 161 11 MW మరియు Pg2 105 వెంటవెంటనే లోడ్ సమానంగా పంచితే రెంటిని రెండు తో భాగిస్తే మీకు Pg1 133 33 MW మరియు Pg2 133 33 MW వస్తాయి వీటిని చూసినట్లయితే రెండు సమానంగా వచ్చాయి సరే మీరు ముందు అనుకున్నా C1 ఇదే అందువలన దానిని ఇంటిగ్రేట్ చేస్తే నీకు IC1 వస్తుంది C1dC1dPg1 dPg10 18 Pg141dPg1 పై దానిని ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది C10 09 Pg1241 Pg1K1 అదేవిధంగా C2dC2dPg2 dPg20 36 Pg241dPg2 అది C 20 18 Pg2232 Pg2K2 K2 అనేది వేరే కాన్స్ టెంట్ ఇవి రెండు K1 మరియు K2 వచ్చి కాన్స్టెన్స వాటి IC లు మీకు ఇచ్చాను C1 C2 రావడానికి వాటిని ఇంటి గ్రేట్ చేయాలి అయితే ఇప్పుడు ఇవి రెండూ ఇచ్చారు ఇప్పుడు మీరు ఆప్టిమమ్ తీసుకుంటే ఇక్కడ ఆప్టిమమ్ అంటే మీరు 266 66 యూనిట్లు జనరేట్ చేయడానికి అయ్యే ఇంధనపు ఖర్చు అయితే మనం Pg1 161 11 మరియు C2 105 55 Rshr సాధించాం అయితే అందులో Pg1 మరియు C1 Pg1 161 11 C2 Pg2 105 55 ప్రత్యామ్న్యాయం చేయండి అది ఎంత అవుతుంది అంటే 0 11 K1 0 55 K2 14324 K1 K2 Rshr అయితే ఇక్కడ K1K2 కౌన్సస్టెంట్లు

ఇప్పుడు ఎప్పుడైతే లోడ్స్ని సమానంగా పంచాం ఇంధన ఖర్చు వచ్చి C1 Pg1 133 33 C2 Pg2 133 33 అయితే అది ఈ కేసులో 0 33 K1 0 33 K2 14533 K1 K2 Rshr ఇక్కడ కూడా K1K2 కాబట్టి మీ నెట్ సేవింగ్ కనుక్కోండి దాని గురించి మీరు అసలైనది తెలుసుకోవచ్చు ఈ విలువ మీ అసలైన విలువ కంటే ఎక్కువ వస్తుంది ఎందువలన అంటే అది కానీ ఆప్టిమల్ గా పంచకపోతే అలా వస్తుంది సరే అందువలన నెట్ సేవింగ్ పర్ ఆప్టిమల్ షెడ్యూల్ కి ఏమవుతుందంటే 14533 K1 K2 − 14324 K1 K2 209 Rshr అయితే మీరు కానీ ఆప్టిమల్ గా నడపకపోతే మీరు గంటకి రూ209 నష్టపోయినట్టే నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక చిన్న ఉదాహరణ ఎందువలన అంటే సమానంగా పెంచడం అంటే ఇది ప్లస్ K1K2 కాన్స్ టెంట్ అందువలన ప్రకృతి పరంగా ఎవరైనా కూడా ఆప్టిమల్ ఆపరేషన్ కి వెళ్ళాలి అందువలన ఈ మార్పులు ఏ అంతరాయాలు ఉండకూడదు అనుకోవాలి అప్పుడు సంవత్సరపు మిగులు ఎంత అంటే 8760×209 1830840 రూపాయలు అన్నమాట ఇప్పుడు దాకా మనం చేసిందంతా కూడా నష్టాలు లేకుండా చేశాం అయితే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకనామిక్ డిస్పాచ్ చదివితే ఏం చేస్తాం మీరు ఇప్పుడు లైన్ నష్టాలను పరిగణలోకి తీసుకోండి ఇంతకుముందు లోడ్ స్టడీస్ లాగాఇవి ఇంతకు ముందు చూశాం మనం అయితే ప్రకృతి పరంగా ఎక్కడైనా నా ఇంజెక్ట్ చేసిన శక్తి ఆ నష్టం దేనికి సమాధానం అంటే ముందుగా జనరేషన్ చూడండి i1mPgii1nPLiPloss ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనకి ఒకవేళ n నెంబర్ ఆఫ్ బస్సెస్ మరియు m నెంబర్ ఆఫ్ జనరేటర్లు ఉంటే ఏమవుతుందో చూద్దాం ఈ సమీకరణం మనం ఇలా రాయవచ్చు i1mPgi i1nPLiPloss అంటే దాని అర్థం మీది m ఉండాలి అయితే ఎక్కడైతే జనరేటర్లు ఉంటాయో అక్కడ మనం Pgi తీసుకుంటాం అవి లేకపోతే Pgi0 ఎందుకు ఇది తీసుకోవడం కాబట్టి దీనిని ఎలా రాయవచ్చు అంటే i1mPgi i1nPLiPloss ఇది అనమాట విషయం ఇప్పుడు నెట్ ఇంజెక్ట్డ్ శక్తి మనకు తెలియదు ఇది మీ జనరేటర్ Pgi మాత్రమే మరియు ఇది మీ లోడ్ Pli మాత్రమే మనం రియల్ శక్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాం అందువలన నెట్ ఇంజెక్ట్ శక్తి వచ్చి PiPgi Pli ఈ సమీకరణాన్ని ఎలా రాయవచ్చు అంటే i1mPiPloss అంటే ఇంజెక్ట్ శక్తులన్నీ కూడితే వచ్చేదే పవర్ లాస్ ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది ఇదే నేను ఉపయోగించేది అందువలన ఇంజెక్ట్ శక్తులన్నీ కూడితే వచ్చేది పవర్ లాస్ అందువలన నేను m బదులు n తీసుకున్నారు అయితే జనరేటర్స్ ఉన్నప్పుడు nm తీసుకోవాలి జనరేటర్స్ లేకపోతే అది ఏమవుతుందంటే 0−PL అందువలన మీకు చూపించడానికి నేను ii 1 2 n తీసుకున్నాను అయితే అదేవిధంగా అదే పద్ధతిలో ఇక్కడ మనం ఉపయోగిస్తాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ పవర్ నుంచి మనమేం రాయవచ్చు అంటే PLossi1nPii1mPgi i1nPLi ఇది సమీకరణం 23 దీన్నిబట్టి మనకు ఏం అర్థమైంది అంటే వాస్తవంగా క్లాస్ అనేది మొత్తంగా ఇంజక్షన్ ఆఫ్ పవర్ ఇంజక్షన్ ఆఫ్ పవర్ ని బస్ బార్ ల వద్ద కూడడం ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు Pi బస్సు i దగ్గర నెట్ ఇంజెక్ట్ పవర్ నేను మీకు అలా నామకరణం చూపించా PLoss మొత్తం లైన్ నష్టం తర్వాత Pgi ith జనరేటర్ వద్ద జనరేట్ చేసిన శక్తి ఇది మీకు అర్థమైంది అనుకుంటా PLiబస్సు i దగ్గర లోడు ఇప్పుడు మనమేమీ అనుకుందామంటే PLi ఇచ్చారు అని అది స్థిరంగా ఉందని ఎవరికి తెలుసు లోడ్ అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది Pgi అనేది మారుతూ ఉంటుంది అందువల్ల PLi అనేది స్థిరంగా ఉంటే సమీ కరణం మూడు నుంచి మనం చూడొచ్చు PLoss అనేది Pgi మీద ఆధారపడి ఉందని దానర్థం స్థిరంగా ఉంటే PLoss అనేది Pgi కి ఫంక్షన్ అవుతుంది అంటే దాని అర్థం Pgi మీద ఆధారపడి ఉందని దానివల్ల దాని అర్థం ఏంటంటే బస్సు 1 అనేది స్లాక్ బస్ మరియు స్లాక్ బస్ శక్తి వచ్చి P1 Pg1 P1 PL1 స్లాక్ బస్సు వద్ద ఏదైనా లోడ్ కనెక్ట్ చేస్తే నేను మీకు లోడ్ ఫ్లో పద్ధతి అప్పుడు చెప్పాను ఏదైనా లోడ్ స్లాక్ బస్ కి కనెక్ట్ చేస్తే మీరు ఆ పునరావృతి పద్ధతిని పరిగణలోకి తీసుకోనవసరం లేదు ఎందుకంటే ఆ వేరియబుల్ డమ్మీ ఒక్కసారి మీకు ఆ సమయంలో లోడ్ ఫ్లో స్టడీస్ వస్తే Pgi వచ్చి P1 PL1 ఇది ఒక ఆధారితమైన వేరియబుల్ మరియు ఎలా కనుగొనవచ్చు అంటే లోడ్ ఫ్లో సమీకరణాలు ఉపయోగించి మొత్తం మీద Pgi కు నిరాధారిత వేరియబుల్ ఉన్నాయి అయితే దీని అర్థం ఇచ్చిన పవర్ సిస్టం కు మరియు అన్ని బస్సులు వద్ద ఇచ్చిన PLi QLi మరియు అన్ని బస్సు ల వద్ద ఇచ్చిన వోల్టేజ్ పరిమాణం Vi PLoss నీ ఎలా రాయవచ్చు అంటే PLoss PLoss Pg2 Pg3 Pgm దానర్థం బస్సు 1 స్లాక్ బస్సు అయితే దాని అర్థం మీరు బస్సు 1 స్లాక్ బస్సు అనుకుంటే మొత్తం మీద మీరు 1 నుంచి m బస్సెస్ తీసుకుంటే క్లాస్ అనేది ఫంక్షన్ ఆఫ్ Pg2 Pg3 Pgm అవుతుంది అంటే దాని అర్థం ఇలానే మనం రాసేది అలా ఉండండి లాస్ అనేది వాస్తవంగా దేనికి ఫంక్షన్ అంటే PLoss PLoss Pg2 Pg3 Pgm ఎందువల్ల అంటే మీరు చూశారు PLossi1nPii1mPgi i1nPLi అయితే ఒకవేళ బస్సు 1 స్లాక్ బస్సు అయితే మరియు మీ Pg1 P1 PL1ఏదైనా లోడు స్లాక్ బస్సు వద్ద ఉంటే దానర్థం ఈ లాస్ వాస్తవంగా Pg2 Pg3 Pgm కు ఫంక్షన్ లాస్ ఫార్ములాని జనరేషన్ లో చూపించడం మన ఈ పాఠం చివర సాధిస్తాం ఎందుకంటే నేను Ploss ఒక ఫంక్షన్ గా వీటన్నిటిని సాధిస్తే దీని కొనసాగింపు నష్టపోతాం ఎందువలన అంటే ఈ ఉత్పన్నం కొంచెం పెద్దది సరే అది చివరలో చూద్దాం ప్రస్తుతానికి మనం ఏం అనుకున్నామంటే PLoss PLoss Pg2 Pg3 Pgm ఇలాగే కొనసాగిద్దాం అయితే చివర్లో నేను మీకు లాస్ ఫార్ములా ఇస్తాను ప్రస్తుతానికి మనం చేయడం లేదు మనం అనుకున్నామంటే అది ప్రయత్నిస్తూ సాధిస్తే మన కొనసాగింపు భంగం కలుగుతుంది అయితే సమీకరణం 24 లోడ్ ఫ్లో సొల్యూషన్ మీద ఆధారపడి ఉంది ఇది నిజం అయితే మొత్తం ఫ్యూయల్ కాస్ట్ వ్యక్తీకరణ ఎలా చేయవచ్చు అంటే CTi1mCiPgi ఇది అసలు 24 నేను దీనిని 24 అనుకున్నాను దీనినే మొత్తం ఫ్యూయల్ కాస్ట్ అని పిలుస్తాము ఇంతకుముందు మనం చూసాము ఇప్పుడు విషయం ఏమిటంటే మీ లాస్ ఎలా పరిగణించబడుతుంది అంటే మొత్తం జనరేషన్ దీనికి సమానం అంటే లోడ్ ప్లస్ లాస్ కి అందువల్ల ఈ సమీకరణాన్ని నేను ఎలా రాస్తున్నాను అంటే i1mPgi PLossPg2Pg3Pgm PL0 అందువల్ల జనరేషన్ మైనస్ లాస్ మైనస్ లోడ్ వచ్చి పవర్ బ్యాలెన్స్ సమీకరణం అవుతుంది అందువల్ల ఇది సమీకరణం 25 అయితే Pg లిమిట్ వచ్చి Pgi గా ఇచ్చారు అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం లాగ్రాంజియన్ మల్టీప్లైర్ ఉపయోగించుకొని Pgimin ≤ P gi ≤ P gimax వెంటాడటం అందువల్ల మొదట మనం ఎలా చేద్దాం అంటే జనరేటర్ లిమిట్ లేకుండా ఆ తర్వాత ఉదాహరణకు జనరేటర్ లిమిటె చూద్దాం ఆగుమెంట్ఎడ్ కాస్ట్ ఫంక్షన్ ఎలా ఇస్తామంటే ఇదే మన సమీకరణం 27 ఇక్కడ λ అనేది లాగ్రాంజియన్ మల్టీప్లైర్ మనం λ తో ఉత్పన్నం తీసుకొని దానిని సున్నాకి సమానం చేసుకోవాలి అలా ఉత్పన్నం తీసుకుంటే మామూలుగా ఈ పవర్ బ్యాలెన్స్ సమీకరణం 0 అవుతుంది దాని అర్థం చూడండి మీరు λ తో ఉత్పన్నం తీసుకుంటే అది మైనస్ సైన్ అవుతుంది అంతే కాదు అది 0 కి సమానం అందువల్ల మైనస్ 0 కి సమానం అయ్యే ముందు పరిగణలోకి తీసుకొనే అవసరం లేదు సరే అందువలన dCTdλi1mPgi PLoss PL0 ఇదే సమీకరణం 28 ఇదే సమీకరణానికి మీరు Pgi తో ఉత్పన్నం తీసుకోండి అది dCTdPg1dC1dPg1 నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ సమీకరణానికి మీరు Pgi తో ఉత్పన్నం తీసుకుంటే ఇలా వస్తుంది అని ఉదాహరణకు నేను సరదాగా మీకు అర్థం కావడం కోసం ఇలా రాస్తున్నాను C T టిల్డె వచ్చి CTi1mCiPgi λi1mPgi PLossPg2Pg3Pgm PL ఇదే విషయం మరియు మీ బ్రాకెట్ మూతబడింది దీనిని మీరు ఇప్పుడు Pg1 ఉత్పన్నం చేస్తే నీకు ఏమి వస్తుంది అంటే dCTdPg1dC1dPg1 λ0 దాని అర్థం ఏంటంటే dC1dPg1 అందువల్ల ఈ సమీకరణం మీరు Pgi ఉత్పన్నం తీసుకున్న తర్వాత ఎలా వస్తుందంటే dCTdPg1dC1dPg1 λ0 ఇదే సమీకరణం 29 ఇప్పుడు ఇంకో విషయం ఏమిటంటే dCTdPgidCidPgi λ1 dPLossdPgi0i23m అయితే ఇక్కడ i 1 ఎప్పుడైతే i23 m అప్పుడు ఉత్పన్నం తీసుకున్నారు అందువల్ల ఉత్పన్నం నుంచి మనకు వచ్చిన సమీకరణాలు 28 29 30 తరువాత మీ 30 నీ ఎలా రాయవచ్చు అంటే సమీకరణం 30 గా నా ఉద్దేశం ప్రకారం సమీకరణ 30 ఇలా రాస్తున్నాను చూడండి సమీకరణం 30 ఎలా రాయవచ్చు అంటే LidCidPgiλ వాస్తవంగా మనమేం చేస్తున్నామంటే LidCidPgiλ అయితే i123 m కు Li11 dPLossdPgi దీనర్థం ఈ సమీకరణాన్ని మీకు అర్థమయ్యే విధంగా మళ్లీ రాస్తున్నాను అది ఏమిటంటే dCidPgi1 dPLossdPgiఇది మనం రాయగలిగినది మనం ఏం నిర్వర్తిస్తునన్నామంటే Li11 dPLossdPgiదానర్థం మనం ఏం నిర్వర్తిస్తునన్నామంటే LidCidPgi అందువల్ల నేను ఈ సమీకరణాన్ని ఎలా రాస్తున్నానంటే i123 m కు LidCidPgiλ ఇప్పుడు ఈ సమీకరణం లో Li నీ పెనాల్టీ పాక్టర్ ఫర్ ith జనరేటర్ అని పిలవబడుతుంది దాని అర్థం సమీకరణం 30 నుంచి వచ్చే కారణం ఏంటంటే dC1dPg1 λ0దీనిని మీరు పెంచితే ఏమి వస్తుంది అంటే 1× dC1dPg1 దీని అర్థం మీ L11 అయితే L2L3 ఒకటి కి సమానం కాదు ఎందువలన అంటే వాటికి దీనితో సంబంధం ఉంది అయితే L11 అందుకని నేను ఇలా రాశాను Li అనేది ith జనరేటర్ కు పెనాల్టీ పాక్టర్ గా పిలవబడుతుంది మరియు సమీకరణం 29 నుంచి L11 దీనర్థం మీరు సాధారణంగా ఇక్కడ L1 ఉంచితే L1 కు i123 m అయితే ఈ సమీకరణంలో మీరు L1 ఉంచితే అంతే కాదు అది మీ L11 ఇదేమీ సర్వోత్తమీకరణం కు అవసరమయ్యే స్థితి ఇది మనం సమీకరణం 29 లో చూశాం మరియు సమీకరణం 30 వచ్చి L1dC1dPg1L2dC2dPg2L3dC3dPg3LmdCmdPgmλ ఇది సమీకరణ 34 అయితే L11 అయితే సమీకరణం 34 ఏం చెబుతుందంటే అన్ని జనరేటర్లను ఆపరేట్ చేసే ఆప్టిమల్ షెడ్యూలింగ్ అని ఆ విధంగా ఉత్పత్తి ప్రతి జనరేటర్ కు LidCidPgiλ ఎప్పుడైతే లాస్ పదం అనేది ఉండదుఈ L1 లాస్ అనేది ఉండదు L1L2 Lm అనేది ఉండదు ఎందువల్ల అంటే ఆ సమయంలో మనం లాస్ అనేది పరిగణనలోకి తీసుకోము ఎప్పుడైతే మీరు వీలైనంతవరకూ లాస్ అనేది L11 అని తీసుకుంటారో వీరు L2 Lm వరకు కొనుక్కోవాల్సి ఉంటుంది అంటే దాని అర్థం మీరు లాస్ సూత్రం నుంచి తెలుసుకోవాలి అని మరియు దాని ఉత్పన్నం సాధించాలి అని అయితే ఇవన్నీ ఏంటి dC1dPg1dC2dPg2dC3dPg3 ఇవన్నీ కూడా ఐ సి లు అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ అన్నమాట మరియు వాటి బరువు అంతా పెనాల్టీ అనే పదం తో ఇస్తాం దానినే పెనాల్టీ పాక్టర్ Li గా పిలుస్తాము అది L2 Lm వరకు ఇప్పుడు ఇదీ పరిస్థితి అయితే మనం ఏం చేస్తామంటే మనం ఒకటి తీసుకుంటాం నా ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి సిద్ధాంతంలో మనం ఏం చూస్తాం అంటే ఒక ఉదాహరణ అని చూస్తాం వాస్తవంగా మనం తరగతిలో చెప్పేటప్పుడు మన సంభాషణలను పిల్లలతో చర్చిస్తాం అయితే ఇక్కడ మీరు నా ముందు లేరు నేను మీతో సంభాషించడం కుదరదు సరే ఏది ఏమి అయినా కానీ ఇవన్నీ మీకు అర్థం అవుతున్నాయి అనుకుంటున్నా అందువల్ల పెద్ద పెనాల్టీ పాక్టర్ కు ప్లాంట్ను తక్కువ ఆకర్షనీయం గా ఉంచండి ఇది నిజం మరియు ప్లాంట్ నుంచి తక్కువ ఇంక్రిమెంటల్ కాస్ట్ వచ్చేటట్టు చూసుకోండి అయితే సాధారణంగా ఎప్పుడైతే మీ ఇంధనం ఖర్చు తక్కువ ఉంటుందో మీ పెద్ద పెనాల్టీ పాక్టర్ ప్లాంట్ ను తక్కువ ఆకర్షణీయంగా ఉంచుతుంది అయితే ఇప్పుడు ఉదాహరణకు సమీకరణం 4 తీసుకున్నాను అయితే మీకు 2 బస్ 2 బస్ సమస్య అర్ధమయ్యే దానికోసం నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి బస్1 బస్2 జనరేటర్ Pg1 Pg2 మన ఉద్దేశ్యం ఏంటంటే రియల్ శక్తి జనరేషన్ మనం యాక్టీవ్ శక్తిని పరిగణలోకి తీసుకోవడం లేదు ఇది బస్సు 1 PL1 300 MW and PL2 70 MW అందువల్ల ఈ నమూనా నా పవర్ సిస్టం మరియు ఈ రెండు జనరేటింగ్ యూనిట్లకు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏ విధంగా ఇవ్వబడింది అంటే IC10 35 Pg141 RsMWhrమరియు IC20 35 Pg241 RsMWhr ఇది ఇచ్చారు ఇంకో విషయం ఏంటంటే లాస్ వ్యక్తీకరణ ఇచ్చారు ఆ పవర్ లాస్ వ్యక్తీకరణ ఎలా ఇచ్చాము అంటే PLoss 0 001Pg2 702MW ఇదే ఇచ్చిన వ్యక్తీకరణ 2 అందువలన మీరు ట్రాన్స్మిషన్ లింక్ యొక్క ఆప్టిమల్ షెడ్యూల్ మరియు పవర్ లాసు కనుగొనాలి ఇక్కడ ట్రాన్స్మిషన్ లింక్ అంటే లైన్ యొక్క ట్రాన్స్మిషన్ లింక్ అని అర్థం అయితే ప్రశ్న ఏమిటంటే మనం ఎప్పుడు ఈ సమస్యను సాధిస్తాం ఆ సమీకరణాలు సరళమైనవి కావు అందువల్ల అవి నేరుగా సాధించలేము అందువల్ల ఈ ఉదాహరణ కు విచారణ మరియు లోపం పద్ధతిని అనుసరించాను నేను అది ఎలా సాధించాను మీకు చెప్తాను తరువాత తరువాత మనం వివిధ సమస్యలను సాధించే టప్పుడు నేను మీకు పరిష్కారం ఇవ్వను నేను మీకు వేరే సమస్యకు పరిష్కారం ఇస్తాను అయితే మీకు నేను చివరి సమీకరణం ఎలా చేయాలో చెప్తాను అయితే ఇది మీకు నేను ఇచ్చే ఎక్సర్సైజ్ సమస్య దీనిని మీరు పునరుక్తి గా చేయండి ధన్యవాదాలు